శుభాకాంక్షలు సారాంశ అభిప్రాయంలో మాడ్యూల్ 2 యూనిట్ 18 కు స్వాగతం చివరి యూనిట్లో ప్రాజెక్ట్ నిష్క్రమణ సర్వేల రూపకల్పన మరియు ఉపయోగాన్ని మేము అర్థం చేసుకున్నాము మినీ ప్రాజెక్టుల కోసం నిష్క్రమణ సర్వేలు మరియు ప్రధాన ప్రాజెక్ట్ మరియు చిన్న ప్రాజెక్టులు స్వతంత్ర కోర్సులు మరియు సాధారణ కోర్సులో భాగం కాబట్టి అటువంటి ప్రాజెక్ట్ కార్యకలాపాల కోసం నిష్క్రమణ సర్వేల రూపకల్పన మరియు ఉపయోగాన్ని మేము అర్థం చేసుకున్నాము ఈ యూనిట్లో మేము అన్ని మూల్యాంకనాల నుండి డేటాను సంగ్రహించే ప్రక్రియను పరిశీలిస్తాము మరియు స్వీయ సారాంశ అభిప్రాయాన్ని తయారుచేస్తాము ఈ యూనిట్ యొక్క ఫలితం "అన్ని మూల్యాంకనాల నుండి డేటాను సంగ్రహించే విధానాన్ని అర్థం చేసుకోవడం మరియు స్వయంగా సారాంశ అభిప్రాయాన్ని తయారుచేయడం" ADDIE మోడల్ యొక్క మూల్యాంకన దశ అందించే కోర్సు యొక్క సంక్షిప్త మూల్యాంకనాన్ని సూచిస్తుంది మేము ఇంతకు మునుపు చూసినట్లుగా ADDIE యొక్క ప్రతి దశ తరువాత విశ్లేషణ దశ రూపకల్పన దశ అభివృద్ధి దశ అమలు దశ తరువాత ఆ నిర్దిష్ట దశ యొక్క ఉత్పాదనలు ఎల్లప్పుడూ ముందుగా సమీక్షించబడతాయి కానీ ప్రకృతి తుది మూల్యాంకన దశ ఉంది కాబట్టి ఇది అందించే కోర్సు యొక్క సంక్షిప్త మూల్యాంకనం కోర్సు ఫలితాల సాధనను లెక్కించడానికి మరియు తద్వారా ప్రోగ్రామ్ ఫలితాలను లెక్కించడానికి కోర్సు రూపకల్పన మరియు దాని ప్రవర్తన యొక్క ప్రతి ఉదాహరణను అంచనా వేయాలి ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలు ప్రతి ఉదాహరణ ఏదో ఒక కోణంలో ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ప్రతిసారీ కోర్సు అమలులో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి కాబట్టి మేము CO లు మరియు తద్వారా PO లు మరియు PSO ల సాధనను లెక్కించాలి మూల్యాంకనం దశ యొక్క అవుట్పుట్ కోర్సు యొక్క తదుపరి సమర్పణలో బోధనకు నిర్దిష్ట మెరుగుదలలను గుర్తించడం CO మెరుగుదలలు మరియు సాధించే అంతరాలు బోధకుడు స్వయంగా పరిశీలనల ఆధారంగా నిర్దిష్ట మెరుగుదలలు పనిచేస్తాయి మేము గుర్తించినట్లుగా అమలు దశలో ప్రతి ఇన్స్ట్రక్షన్ యూనిట్ తరువాత బోధకుడు ఆ నిర్దిష్ట ఇన్స్ట్రక్షన్ యూనిట్ అమలుకు సంబంధించి కొన్ని గమనికలు చేయాలి బోధకుడు స్వయంగా ఈ అన్ని పరిశీలనల ఆధారంగా మేము నిర్దిష్ట మెరుగుదలలను ప్లాన్ చేయవచ్చు నిర్దిష్ట మెరుగుదలలు CO సాధించే అంతరాలు విద్యార్థుల నుండి అభిప్రాయం తోటివారి నుండి ఇన్పుట్ మరియు బోధకుడు స్వయంగా పరిశీలించడం కోసం మాకు వివిధ వనరులు ఉన్నాయి అంతర్గత అంచనా పరీక్షలు క్విజ్లు అసైన్మెంట్లు సెమిస్టర్ మరియు పరీక్షలు అన్ని సారాంశ సాధనాలలో విద్యార్థుల పనితీరు ఆధారంగా మేము ఇప్పటికే చూసినట్లుగా CO సాధించినవి లెక్కించబడతాయి కోర్సు నిష్క్రమణ సర్వేలను ఉపయోగించి CO యొక్క సాధనను పరోక్ష మార్గంలో లెక్కించడం సాధ్యమని మేము చూశాము అప్పుడు మేము పరోక్ష మార్గాల నుండి లెక్కించిన సాధనను విద్యార్థుల పనితీరుపై ఆధారపడిన ప్రత్యక్ష మార్గాలను ఉపయోగించి లెక్కించవచ్చు బహుశా 1090 నిష్పత్తిలో ఉండవచ్చు మరియు మొత్తం CO సాధనను ఇలా లెక్కించవచ్చు వాస్తవానికి కోర్సు నిష్క్రమణ సర్వేల ద్వారా CO అటాచ్ మెంట్ ఒకరు దీన్ని ఉపయోగించుకోవచ్చు లేదా తదుపరి సారి కోర్సు అమలులో మెరుగుదల లను ప్లాన్ చేయడానికి మాత్రమే నిష్క్రమణ సర్వేను ఉపయోగించవచ్చు అప్పుడు ఎంచుకున్న లక్ష్యాన్ని ఉపయోగించి CO సాధించే అంతరాలను గుర్తిస్తారు ప్రతి CO సాధించే అంతరాన్ని బోధకుడు జాగ్రత్తగా విశ్లేషిస్తాడు మరియు తరువాత అతను లేదా అతడు అభ్యాస నాణ్యతను మెరుగుపరిచే బోధనకు నిర్దిష్ట మార్పులను ప్లాన్ చేయాలి ఈ మెరుగుదల ప్రణాళికలు నిర్దిష్టంగా ఉండాలి అవి ఆ కార్యకలాపాలను ప్రవేశపెట్టడానికి తీసుకున్న సమయం అవసరమయ్యే అదనపు వనరులు మరియు ఖర్చుతో సంబంధం కలిగి ఉంటే ఖర్చు యొక్క అంచనా ఉండాలి ఈ విషయాలన్నీ తప్పనిసరిగా చేర్చబడాలి అభివృద్ధి ప్రణాళికలు చాలా నిర్దిష్టంగా ఉండాలి అభ్యాసం పరంగా నిజంగా పెద్దగా అర్ధం కాని అస్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు ఎక్కువ సహాయం చేయవు అభ్యాస నాణ్యతను మెరుగుపరిచే బోధనలో నిర్దిష్ట మార్పులు ప్రణాళిక చేయబడాలి సెషన్లో విద్యార్థుల అభిప్రాయం పొందబడుతుంది కోర్సు నిష్క్రమణ సర్వే సమయంలో మేము విద్యార్థుల అభిప్రాయాన్ని పొందగలమని మరియు అన్ని అసెస్మెంట్ సాధనాలలో విద్యార్థుల పనితీరు మాకు ఉపయోగకరమైన అభిప్రాయాన్ని కలిగిస్తుందని మేము చూశాము విద్యార్థుల పనితీరు సాధారణంగా చాలా సంతృప్తికరంగా లేదా సంతృప్తికరంగా లేదా ఆమోదయోగ్యమైన స్థాయిల కంటే తక్కువగా ఉన్న CO లు ఏమిటి విద్యార్థులు నేర్చుకోవటానికి కొన్ని అడ్డంకులు ఉన్న అన్ని CO లు ఇవి కాబట్టి మేము మెరుగుదలలను ప్లాన్ చేస్తున్నప్పుడు అన్ని అసెస్మెంట్ సాధనాలలో విద్యార్థుల పనితీరు కూడా విలువైన అభిప్రాయంగా మారుతుంది తోటివారి అభిప్రాయం ఇది అందుబాటులో లేకపోవచ్చు ఇది విభాగంలో ఉన్న పద్ధతులపై ఆధారపడి ఉంటుంది ఇది ప్రధానంగా కొన్ని సెషన్లకు పరిశీలకులుగా ఆహ్వానించబడినప్పుడు తోటివారు ఇచ్చే పరిశీలనలు మరియు సూచనలు అటువంటి యంత్రాంగం ఉన్నట్లయితే తోటివారు ఇచ్చే అభిప్రాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంతకుముందు చర్చించినట్లుగా చాలా ఇన్స్టిట్యూట్లలో నాణ్యతా భరోసా పథకం ఉంది దీని ద్వారా అంతర్గత మదింపు సాధనాలు ఒక చిన్న కమిటీ సమీక్ష ప్రక్రియ ద్వారా భాష నిస్సందేహంగా ఉందని నిర్ధారించడానికి సాంకేతికంగా ప్రశ్న పూర్తి మరియు సరైనది CO లు పరిష్కరించబడతాయి సరిగ్గా సమయ అంచనా సరైనది ఈ అన్ని అంశాల నుండి అసెస్మెంట్ సాధనాలు సమీక్షించబడతాయి మరియు ఫీడ్బ్యాక్ రికార్డ్ చేయబడతాయి మరియు ఇది బోధకుడికి అందుబాటులో ఉంచబడుతుంది ఈ అసెస్మెంట్ సాధనపై వ్యాఖ్యలు తోటివారి నుండి విలువైన అభిప్రాయాన్ని ఇస్తాయి కాబట్టి పీర్ ఫీడ్బ్యాక్ పరిశీలకుల నుండి అలాగే అసెస్మెంట్ సాధనపై వ్యాఖ్యలు కావచ్చు అసెస్మెంట్ సాధనాల సమీక్ష యొక్క అధికారిక ప్రక్రియ లేని పరిస్థితులలో కూడా బోధకుడు తన సహచరులను అసెస్మెంట్ సాధనపై వ్యాఖ్యలు చేయమని కోరవచ్చు ఇది చాలా సహాయకారిగా ఉంటుంది నేనే మరొక ముఖ్యమైన మూలం అన్ని CO లకు బోధన పూర్తయిన తర్వాత పరిశీలనలు బోధకుడు రికార్డ్ చేయవలసి ఉందని మేము చూశాము IU పూర్తయిన వెంటనే ఇచ్చిన వివరణాత్మక పరిశీలనలు చాలా సహాయపడతాయి అసెస్మెంట్ సాధన మరియు విద్యార్థుల పనితీరుపై వ్యాఖ్యలు బోధకుడు విద్యార్థుల పనితీరుతో పాటు అసెస్మెంట్ సాధనాల నాణ్యతను కూడా గమనించవచ్చు ఏదైనా అదనపు సెషన్లపై వ్యాఖ్యలు ఉన్నాయి అవి అవసరమయ్యాయి మరియు అలా అయితే అవి ఎందుకు అవసరం అదనపు సెషన్లు అవసరమయ్యే ప్రణాళిక ప్రకారం బోధనా ప్రణాళిక యొక్క ఏ భాగాలు వెళ్ళలేదు మరియు అది ఎందుకు జరిగింది కాబట్టి బోధకుడు ఈ రకమైన పరిశీలనలను గమనించాలి అది సాధ్యమైతే విద్యార్థులతో అనధికారిక చర్చలు చాలా సహాయపడతాయి ఒక రకమైన కోర్సు విద్యార్థులతో ముఖాముఖి చర్చలను నిష్క్రమించండి వాస్తవానికి ఇది జరగాలంటే విద్యార్థులకు అధ్యాపకులతో మంచి సంబంధాలు ఉండాలి మరియు వారు అలాంటి అభిప్రాయాన్ని ఇవ్వగలిగితే అది చాలా విలువైనదని రుజువు చేస్తుంది కొన్ని ఇన్స్టిట్యూట్లలో HOD కొన్ని అభిప్రాయాలను ఇవ్వవచ్చు మరియు ప్రిన్సిపాల్ కూడా ఆమె లేదా అతను విద్యార్థుల నుండి స్వీకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కొన్ని ఇన్పుట్లను ఇవ్వవచ్చు అవన్నీ ఉపయోగించాల్సిన అదనపు సమాచార వనరులుగా మారాయి అన్ని వనరుల నుండి స్వీకరించబడిన ఈ ఫీడ్బ్యాక్ బోధకుడు అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు కొన్నిసార్లు అభిప్రాయం నిజంగా చెల్లుబాటు అయ్యే అభిప్రాయం కాకపోవచ్చు ఇది బోధకుడు అంగీకరించే విషయం కాకపోవచ్చు ఇది చాలా సాధ్యమే కానీ మేము మొత్తం అభిప్రాయాన్ని చూడాలి మరియు అభిప్రాయం యొక్క కొన్ని అంశాలు ఆమోదయోగ్యం కాకపోతే అది ఎందుకు ఆమోదయోగ్యం కాదని మన వ్యాఖ్యలను వ్రాసుకోవచ్చు కానీ బోధనను మెరుగుపర్చడానికి మనము అభిప్రాయాన్ని ఓపెన్ మైండ్ తో చూడాలి కొన్ని సార్లు అభిప్రాయం అస్పష్టంగా చేస్తాము మరియు దానిని మరింతగా ఉపయోగించుకునే విధంగా మేము దానిని తెలియజేస్తాము కాబట్టి కొంత అభిప్రాయాన్ని బోధకుడికి అర్ధమయ్యే భాషలోకి అనువదించాలి మన వద్ద ఉన్న ఏకీకృత డేటాను అవసరమైతే తిరిగి వ్రాసిన తరువాత ఇప్పుడు నాలుగు వర్గాలుగా వర్గీకరించవచ్చు మొదటి వర్గం పొగడ్తలు ఏది సరైనది కోర్సుతో సరే ఉన్న విషయాలు ఏమిటి అప్పుడు బోధనను మెరుగుపరచడానికి సూచనలకు సిఫార్సులు తీసుకోవచ్చు ఉపాధ్యాయ విద్యార్థుల పరస్పర చర్యలు తరగతి గదిలో బోధన ఎలా జరిగింది తరగతి గది కమ్యూనికేషన్ విద్యార్థుల శ్రేయస్సు పట్ల ఆందోళన విద్యార్థుల మంచి అభ్యాసం సరైన స్థాయి సవాళ్లను అందించడం విద్యార్థులను ప్రశ్నలు అడగడానికి ప్రోత్సహించడం సాధారణంగా తరగతి గది సెషన్లలో ఎక్కువ పరస్పర చర్యకు అనుమతిస్తూ విద్యార్థులకు సహాయక వైఖరి సహాయక వైఖరి విద్యార్థుల ఇతర కార్యకలాపాలకు ఇవన్నీ ఉపాధ్యాయ విద్యార్థుల పరస్పర చర్యల క్రిందకు వస్తాయి ఈ అంశాలకు సంబంధించిన అభిప్రాయాన్ని గమనించవచ్చు పరిష్కరించలేని విషయాలు మరియు వాటికి కారణాలు కొన్ని సార్లు అభిప్రాయం కొన్ని లాకునా ను సూచిస్తుంది కాని వివిధ కారణాల వల్ల దాన్ని పరిష్కరించడానికి మాకు యంత్రాంగం లేదు ఉదాహరణకు ఇది టైర్ II ఇన్స్టిట్యూట్ అయితే మరియు ఇది సిలబస్ యొక్క కొన్ని అంశాలకు సంబంధించిన సమస్య అయితే బోధకుడికి పరిస్థితిని పరిష్కరించడానికి తక్షణ మార్గం ఉండకపోవచ్చు అనేక ఇతర కారణాలు ఉండవచ్చు పరిపాలనా సాంకేతిక అనేక ఇతర కారణాల వల్ల ప్రస్తుతం బోధకుడు ఆ సమస్యలను పరిష్కరించలేకపోతున్నాడు మేము పరిష్కరించలేని విషయాలను మరియు దాని కారణాన్ని మనం గమనించవచ్చు ఈ సమయంలో మనం ఎందుకు పరిష్కరించలేము భవిష్యత్తులో పరిష్కరించవచ్చు మరొక సమయంలో మేము పరిష్కరించవచ్చు కానీ ఈ సమయంలో మేము అభిప్రాయం ద్వారా లేవనెత్తిన నిర్దిష్ట సమస్యను పరిష్కరించలేము ఇటువంటి సారాంశం బోధకుడిని ఒక వ్యక్తిగా ఎదగడానికి వీలు కల్పిస్తుంది మరియు తత్ఫలితంగా విద్యార్థుల అభ్యాస నాణ్యతను మెరుగుపరుస్తుంది కోర్సు అమలు యొక్క ప్రతి సందర్భం తరువాత బోధకుడు అటువంటి గమనికలతో ముగించాలి ఇవి విద్యార్థుల అభ్యాస నాణ్యతను మెరుగుపరచడానికి విలువైన రికార్డులుగా మారతాయి అలాగే బోధకుడు కూడా ఒక వ్యక్తిగా ఎదగడానికి వీలు కల్పిస్తుంది కోర్సు డెలివరీ చివరిలో ఇది ఒక ముఖ్యమైన తుది చర్య వ్యాయామం మీరు బోధించిన కోర్సుకు సంబంధించి మీకు మీరే సిఫార్సులు ఇవ్వండి iisctagmail com అనే మెయిల్ కు వ్యాయామం ఫలితాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు ఇప్పుడు అది మాడ్యూల్ 2 యొక్క చివరి యూనిట్ను పూర్తి చేస్తుంది కాబట్టి మాడ్యూల్ 2 యొక్క పునశ్చరణను త్వరగా చేద్దాం పునరాలోచనలో మాడ్యూల్ 2 ఉంది ఫింక్ యొక్క నమూనా ఆధారంగా బోధన యొక్క భాగాలను మేము చూశాము నాలుగు అంశాలు ఉన్నాయి విషయం యొక్క జ్ఞానం కోర్సు యొక్క రూపకల్పన ఈ రెండూ పరస్పర చర్య ప్రారంభంలో జరుగుతాయి కోర్సు ప్రారంభమైన తర్వాత మాకు ఉపాధ్యాయ విద్యార్థుల పరస్పర చర్య మరియు కోర్సు నిర్వహణ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు అంశాలు ముఖ్య అంశాలు బోధన యొక్క ముఖ్య భాగాలు మరియు వీటిలో ఈ మాడ్యూల్లో కోర్సు యొక్క రూపకల్పనతో మేము ఆందోళన చెందాము కోర్సు రూపకల్పన కోర్సు ఫలితాలను వ్రాయడం కలిగి ఉంటుంది ఇది కోర్సు చివరిలో "విద్యార్థులు ఏమి చేయగలరని " అని స్పష్టంగా తెలుపుతుంది విద్యార్థులు ఏమి చేయగలరని భావిస్తున్నారో దానితో అమరికలో ఉన్న అసెస్మెంట్లను రూపొందించడం పేర్కొన్న కోర్సు ఫలితాలను సాధించడానికి విద్యార్థులను సులభతరం చేసే నిర్మాణాత్మక మదింపులతో సహా ఇది ప్రణాళిక సూచన ప్రతి కోర్సుతో ఇవి మూడు అంశాలు మా విద్యార్థులు ఏమి చేయాలనుకుంటున్నారు అవి కోర్సు ఫలితాలు వారు చేయాలనుకున్నది వారు ఎంతవరకు చేయగలరని మనకు ఎలా తెలుసు అది అంచనా మరియు విద్యార్ధులు ఏమి చేయాలనుకుంటున్నారో వారికి సహాయపడటానికి మేము ఏమి చేయాలి మేము ఎలాంటి బోధనను ప్లాన్ చేస్తాము ఫార్మేటివ్ అసెస్మెంట్స్ చేసినప్పుడు అభ్యాస నాణ్యత సాధారణంగా మెరుగ్గా ఉంటుంది కోర్సు రూపకల్పనలో ఈ సమస్యలన్నింటినీ మనం చూడాలి ఒక అధికారిక కార్యకలాపంగా కోర్సు రూపకల్పన చాలా మంది అధ్యాపకులు చేయలేరు అయినప్పటికీ కొంతమంది అధ్యాపకులు ఒక అధికారిక నమూనాను ఉపయోగించి కోర్సులను రూపకల్పన చేస్తారు కానీ ఇది చాలా ఇన్స్టిట్యూట్లలో సాధారణంగా పాటించకపోవచ్చు అధ్యాపకులు వారి బోధనలో తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మరియు అభ్యాస నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడానికి కోర్సు రూపకల్పన కు గొప్ప సామర్థ్యం ఉంది మేము ADDIE మోడల్ వైపు చూశాము అనేక బోధనా వ్యవస్థ రూపకల్పన నమూనాలు ఉన్నాయి మేము మోడళ్లలో ఒకదాన్ని చూశాము ADDIE ADDIE అంటే విశ్లేషణ రూపకల్పన అభివృద్ధి అమలు మరియు మూల్యాంకనం ఇది ఒక అభ్యాస ఉత్పత్తి అభివృద్ధికి ఒక ప్రక్రియ తప్పనిసరిగా ఒక నిర్దిష్ట ఇంజనీరింగ్ కోర్సు కాదు కానీ ఏదైనా అభ్యాస ఉత్పత్తి ఫలిత ఆధారిత అభ్యాసాన్ని నిర్మించడానికి ADDIE భావన వర్తించవచ్చు ADDIE 1975 నుండి చురుకైన బహుళ క్రియాత్మక ఉన్న మరియు అభ్యాసానికి స్ఫూర్తిదాయకమైన విధానాలను సులభతరం చేసే ఫ్రేమ్వర్క్గా అభివృద్ధి చెందింది ఇది చాలా సరళమైనది కొంతమంది ఏమనుకుంటున్నారో కాకుండా ADDIE ప్రతి దశలో ఫీడ్బ్యాక్లను కలిగి ఉంటుంది ప్రతి దశ తరువాత అవుట్పుట్లు సమీక్షించబడతాయి మరియు అవసరమైతే కార్యకలాపాలు మరల సమీక్షించబడతాయి చివరలో సంక్షిప్త మూల్యాంకన దశ ఉంది కాబట్టి ADDIE మోడల్ సరళ జలపాతం కాదు ఇది బహుళ స్థాయిలలో ఫీడ్బ్యాక్లతో కూడిన మోడల్ చాలా సరళమైనది మరియు ఇది అభ్యాస రూపకల్పనకు చాలా మంచి విధానాన్ని సులభతరం చేసే ఫ్రేమ్వర్క్గా అభివృద్ధి చెందింది ఇది మేము ఉపయోగించిన ISD మోడల్ ADDIE మోడల్ విశ్లేషణ రూపకల్పన అభివృద్ధి అమలు మరియు మూల్యాంకనం మనం చూడగలిగినట్లుగా ప్రతి దశలో ఫీడ్బ్యాక్లు ఉన్నాయి ప్రతి దశ తరువాత కూడా మూల్యాంకనం ఉంటుంది ఇది ప్రకృతి ఒక దశ ఉంది అది అంచనా దశ విశ్లేషణ దశ ప్రధానంగా ఇది కోర్సు సందర్భం మరియు అవలోకనాన్ని కలిగి ఉంటుంది మేము పాఠ్యాంశాల్లో మరియు ప్రస్తుత సందర్భంలో కోర్సును ఉంచాలి మేము కాన్సెప్ట్ మ్యాప్ను అభివృద్ధి చేయవచ్చు మీరు కోర్సు డిజైన్ను చూస్తున్నప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాన్సెప్ట్ మ్యాప్ను చాలా సులభంగా నిర్మించగల సాధనాలు అందుబాటులో ఉన్నాయి కోర్సు ఫలితాలు ఇది చాలా ముఖ్యమైన చర్య కోర్సు చివరిలో విద్యార్థి ఏమి చేయగలరో స్పష్టంగా తెలుపుతున్న కోర్సు ఫలితాలు మరియు సాధ్యమైన వర్గీకరణలలో ఒకటి చాలా ప్రజాదరణ పొందిన వర్గీకరణ "రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ" కోర్సు ఫలితాలు అవసరమైతే CO లను మెరుగుపరచడానికి మాకు సహాయపడే ప్రతి CO లకు నమూనా అంచనా అంశాలు మేము అసెస్మెంట్ సాధనాలను సృష్టించడానికి ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు CO ని మరల పరిశీలించాల్సిన అవసరం ఉందని చూడవచ్చు మేము ప్రతి CO లకు నమూనా అంచనా అంశాలను వ్రాయాలి వర్గీకరణ పట్టిక జ్ఞాన వర్గం వీటి ఆధారంగా వర్గీకరణ పట్టికలో CO ని గుర్తించండి ప్రతి అసెస్మెంట్ ఐటెమ్ను కూడా వర్గీకరణ పట్టికలో ఉంచడానికి మరియు అసెస్మెంట్ CO లకు సమలేఖనం చేయబడిందని చూడటానికి మేము అసెస్మెంట్ సాధనాలను సృష్టించినప్పుడు ఇది తరువాత మాకు సహాయపడుతుంది మేము వర్గీకరణ పట్టికలో బోధనా కార్యకలాపాలను కూడా ఉంచవచ్చు మరియు CO లు అసెస్మెంట్ అంశాలు మరియు బోధనా కార్యకలాపాల మధ్య మంచి అమరిక ఉన్నప్పుడు అభ్యాసం మెరుగ్గా ఉంటుంది వర్గీకరణ పట్టికలో కోర్సు ఫలితాలను గుర్తించడం PO PSO లకు కోర్సు యొక్క మ్యాపింగ్ను సిద్ధం చేయడం ప్రోగ్రామ్ ఫలితాలు మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలు మరియు 1 లేదా 2 లేదా 3 స్థాయిలలో ఈ మ్యాపింగ్ యొక్క బలం తక్కువ బలం మితమైన బలం అధిక బలం చివరగా PO PSO బలం మ్యాట్రిక్స్ కోర్సు కోర్సుకు ఒక అడ్డు వరుస తరువాత ప్రతి CO ని సామర్థ్యాలుగా వివరించడం అవసరం కొన్నిసార్లు CO ప్రకృతి సామర్థ్యాలకు వివరిస్తుంది నిర్మాణాత్మక మూల్యాంకన దశ విశ్లేషణ దశ యొక్క అవుట్పుట్ సమీక్షించాల్సిన అవసరం ఉంది మరియు అవసరమైతే ఈ కార్యకలాపాలను మరల సమీక్షించాల్సిన అవసరం ఉంది రూపకల్పన దశ అంచనా యొక్క అతి ముఖ్యమైన అంశం వాస్తవానికి అంచనా అంటే ఏమిటి మూల్యాంకనం అంటే ఏమిటి మేము దానిని చూశాము అప్పుడు మేము అంచనాలో సాంకేతికత యొక్క స్వభావం మరియు పాత్రను చూశాము సాంకేతిక పరిజ్ఞానం అంచనాపై చాలా బలమైన ప్రభావాన్ని కలిగి ఉంది ఇది రూపొందించబడిన విధానం అమలు చేయబడింది అంచనాలో సాంకేతికత యొక్క స్వభావం మరియు పాత్ర CO సాధన కోసం లక్ష్యాన్ని నిర్దేశించడం చాలా ముఖ్యమైన అంశాలు రెసిపీ మార్గం మరియు సహేతుకమైనది ఇన్స్టిట్యూట్ నుండి ఇన్స్టిట్యూట్ వరకు మారవచ్చు ఇన్స్టిట్యూట్ యొక్క గత అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరం CO లు వాస్తవికంగా ఉండాలి కానీ అదే సమయంలో చాలా తక్కువగా ఉన్న లక్ష్యాలను సెట్ చేయలేము ఇది ఒక సమూహ ఆలోచనతో నిర్వహించాల్సిన చర్య మరియు గత అనుభవం ఆధారంగా లక్ష్యాలను జాగ్రత్తగా నిర్ణయించాలి ఎందుకంటే ఒకసారి మేము లక్ష్యాన్ని నిర్దేశించాము మేము ఆ లక్ష్య స్థాయిలను సాధించలేకపోతే ఆ లక్ష్య స్థాయిని తగ్గించడం ప్రోత్సహించబడని చర్యగా ఉండాలి మేము ప్రారంభంలో లక్ష్యాలను చాలా జాగ్రత్తగా సెట్ చేయాలి ఇది డిజైన్ దశ యొక్క కార్యాచరణ మేము అంచనా ప్రణాళికను నిర్ణయించాలి ఇది చాలా ముఖ్యమైన చర్య తరచుగా బోధకులు వారు అసెస్మెంట్ ప్లాన్ను నిర్ణయించడంలో విఫలమైనప్పుడు CO లను కవర్ చేసే విషయంలో సరిపోని లేదా వారి షెడ్యూల్ ప్రకారం సరిపోని అసెస్మెంట్ సాధనాలతో ముగుస్తుంది సాధారణంగా సరైన ప్రణాళిక లేకపోతే అంచనా యొక్క నాణ్యత దెబ్బతింటుంది అసెస్మెంట్ ప్లాన్లో ఆ సెమిస్టర్లో సృష్టించాల్సిన అన్ని అసెస్మెంట్ సాధనాలు ఎన్ని అంతర్గత పరీక్షలు అవి షెడ్యూల్ చేయవలసి వచ్చినప్పుడు ప్రతి పరీక్షలో కవర్ చేయవలసిన CO లు ఏ అభిజ్ఞా స్థాయిలో అంచనా అంశాలు సంబంధిత CO ల యొక్క అభిజ్ఞా స్థాయిలు క్విజ్లు ఉండాలి ఎన్ని క్విజ్లు ఏ CO లను పరిష్కరించాలి ఏ అభిజ్ఞా స్థాయిలలో అసైన్మెంట్లు ఆలోచించబడుతున్న ఇతర కార్యకలాపాలు అవన్నీ ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి కాబట్టి ఎన్ని ఏ సమయాల్లో ఏ CO లు కవర్ చేయాలి ఎన్ని మార్కులు ఏ అభిజ్ఞా స్థాయిలలో ఇవన్నీ ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి ఇది చాలా శ్రమతో కూడుకున్న చర్యగా కనిపిస్తుంది కానీ ఇది చాలా సహాయకారిగా ఉంటుంది ఇది పూర్తయిన తర్వాత కోర్సు యొక్క తదుపరి అమలులో ఇది అంత భారం కాదు ఈ అభిప్రాయం ఆధారంగా కొంత చక్కటి ట్యూనింగ్ను మాత్రమే సూచిస్తుంది అసెస్మెంట్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి ఇది టైర్ వన్ ఇన్స్టిట్యూట్ అయితే సెమిస్టర్ ఎండ్ పరీక్షకు కూడా అసెస్మెంట్ ప్లాన్ ఉండాలి మళ్ళీ సెమిస్టర్ ముగింపు పరీక్ష కోసం బహుళ నమూనాలు ఎలా పరిష్కరించాలి ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి మరియు ఇది డిజైన్ దశలో చేపట్టవలసిన చాలా ముఖ్యమైన చర్య అది చేసిన తరువాత ఆ ప్రణాళిక ప్రకారం వాస్తవ మదింపు సాధనాలను కూడా రూపొందించాలి మరియు ఇది ముందుగానే చేయాలి తద్వారా మనకు నాణ్యతా అంచనా సాధనాలు ఉంటాయి కాబట్టి అసెస్మెంట్ ప్లాన్ ఆధారంగా అసెస్మెంట్ సాధనాలను కూడా ముందు డిజైన్ చేయడం అవసరం ఇంటర్నల్ టెస్ట్ పేపర్స్ క్విజ్ పేపర్స్ అసైన్మెంట్ టాపిక్స్ మరియు టైర్ వన్ ఇనిస్టిట్యూట్లో కూడా సెమిస్టర్ ఎండ్ పరీక్షలు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ వాస్తవానికి ఎలా అమలు చేయబడుతుందనే దానిపై ఆధారపడి మనం అలాంటి బహుళ సాధనాలను సృష్టించవలసి ఉంటుంది మేము మూడు లేదా నాలుగు అసెస్మెంట్ సాధనాలను అందుబాటులో కలిగి ఉండవచ్చు ఇక్కడ పరీక్ష యొక్క నియంత్రిక తీసుకుంటుంది ఇవన్నీ ముందస్తుగా జాగ్రత్తగా చేయాలి మరియు తగిన విధంగా ట్యాగ్ చేయబడిన వస్తువులతో మంచి ఐటెమ్ బ్యాంక్ ఉంటే అసెస్మెంట్ పరికరం యొక్క సృష్టి చాలా వరకు సులభతరం అవుతుంది కోర్సు ఫలితాలు అభిజ్ఞా స్థాయిలు తీసుకున్న సమయం మరియు దానికి నమూనా సమాధానాలతో ట్యాగ్ చేయబడిన అంశాలు మాకు సహేతుకంగా పెద్ద ఐటెమ్ బ్యాంక్ ఉంటే అది అవసరమైనప్పుడు పరికరం రూపకల్పన మరియు అంచనా వేయడం చాలా సులభం అవుతుంది ఐటెమ్ బ్యాంక్ యొక్క నిర్మాణం ఏమిటి మరియు మేము ఈ ఐటెమ్ బ్యాంకులను ఎలా సృష్టిస్తాము ప్రయోజనాలు ఏమిటి సవాళ్లు ఏమిటి మేము కూడా చర్చించాము మరియు ఎప్పటిలాగే డిజైన్ దశ యొక్క అవుట్పుట్ మళ్ళీ ఒక నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా వెళ్ళాలి అంటే మేము ఈ కార్యకలాపాలన్నింటినీ తిరిగి సందర్శించాలి అభివృద్ధి దశ ప్రధానంగా మేము డెలివరీ టెక్నాలజీలను చూస్తున్నాము సాంప్రదాయిక సుద్ద మరియు బోర్డు విధానాన్ని మాత్రమే కలిగి ఉన్న మునుపటి రోజులతో పోలిస్తే ఈ రోజు భారీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి మాకు స్మార్ట్ బోర్డ్ ఎలక్ట్రానిక్ బోర్డులు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి అనేక రకాల సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి ఎంచుకున్న సాంకేతికత బోధనా సామగ్రి మరియు అభ్యాస సామగ్రి యొక్క బోధన మరియు అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది మేము సూచనల రూపకల్పనను చాలా క్లుప్తంగా చూశాము తదుపరి మాడ్యూల్ ప్రధానంగా బోధనపై ఉంది కానీ ఇక్కడ మేము సూచనల రూపకల్పనను క్లుప్తంగా చూశాము అప్పుడు బోధనా సామగ్రి అభివృద్ధి తరువాత గుర్తింపు ఎంపిక అభ్యాస సామగ్రి తయారీ ఇవి అభివృద్ధి దశలో మనం పరిశీలించిన సమస్యలు అవుట్పుట్ ఒక రకమైన నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా వెళ్ళాలి మరియు అవసరమైతే కార్యకలాపాలను మరల సమీక్షించాలి మేము అమలు దశకు వచ్చినప్పుడు వాస్తవానికి ఈ విషయాలన్నీ చివరి తరగతి గది అభ్యాసంలో ఉంచబడతాయి ఇది అనేక అంశాలను కలిగి ఉంది అనేక భాగాలు సిలబస్ సాధ్యమయ్యే వివిధ రకాల వస్తువులు వనరుల ప్రణాళిక వాటి సామర్థ్యాలకు సంబంధించి విద్యార్థుల బోధకుల అవగాహన ప్రేరణ ముందస్తు జ్ఞానం ఇవన్నీ చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇది వాస్తవానికి ఎంతవరకు బోధనపై ప్రభావం చూపుతుంది విద్యార్థుల సామర్థ్యాలు ముందస్తు జ్ఞానం ప్రేరణలకు సంబంధించి బోధకుడి అవగాహన ఇవన్నీ చిత్రం అభిప్రాయాన్ని తప్పనిసరిగా అందించాలి ఈ అంచనాలు ప్రకృతి స్థాయి కంటే తక్కువగా ఉన్న ఏదైనా నిర్దిష్ట అంశాలు ఉన్నాయా అంటే విద్యార్థుల అవగాహనకు లేదా విద్యార్థుల సామర్థ్యాలకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఆ సమస్యలన్నీ ఏమిటి అవన్నీ రికార్డ్ చేయబడాలి అసెస్మెంట్ సాధన మరియు విద్యార్థుల పనితీరుపై పరిశీలనలు ప్రత్యేకించి విద్యార్థుల ప్రదర్శనలు ఏకరూపంగా సమానంగా ఉన్నాయా దానికి సంబంధించి కొన్ని సామర్థ్యాలు ఉంటే అప్పుడు మేము దాని గురించి ఒక గమనికను తయారుచేయాలి ఎందుకంటే దీని అర్థం తదుపరిసారి కోర్సు అందించ బడినప్పుడు ఆ సామర్థ్యాలకు సంబంధించి మెరుగైన అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి బోధకుడు ఏదో ఒకటి చేయాలి విద్యార్థుల పనితీరును జాగ్రత్తగా పరిశీలించడం మరియు ఈ పరిశీలనలు నమోదు చేయడం చాలా ముఖ్యం సెషన్లో విద్యార్థుల అభిప్రాయంలో మిడ్ కోర్సు సర్వేలు లేదా అనధికారిక సర్వేల ద్వారా ఆ డేటా సేకరించబడుతుంది మరియు అది కూడా రికార్డ్ చేయబడాలి అది మళ్ళీ చాలా ముఖ్యమైనది విద్యార్థుల నుండి చెల్లుబాటు అయ్యే మరియు ఉపయోగకరమైన అభిప్రాయాన్ని పొందే విధంగా మిడ్ కోర్సు సర్వేలను నిర్వహించడానికి మార్గాలు ఉన్నాయి అప్పుడు మేము విద్యార్థులను ట్రాక్ చేయాలి ఇవన్నీ అమలు దశలో జరిగే విలక్షణమైన కార్యకలాపాలు మూల్యాంకన దశ "మూల్యాంకనం" ప్రతి దశ తర్వాత కూడా జరుగుతుందని ప్రస్తావించబడింది అయితే ఇది ప్రకృతిలో ఏర్పడుతుంది ఇది సం క్షిప్త మరియు ఇది ADDIE మోడల్ యొక్క చివరి దశ మరియు ఇది కోర్సు ఎలా అమలు చేయబడిందనే దానిపై సంక్షిప్త మూల్యాంకనం వైపు అనేక కార్యకలాపాలను కలిగి ఉంది కోర్సు నిష్క్రమణ సర్వేలు ఉన్నాయి కోర్సు యొక్క CO ల యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష సాధనను లెక్కించడం CO సాధించడం లేదా లక్ష్యాల పెంపులో అంతరాన్ని తగ్గించడానికి చర్యలను ప్రతిపాదించడం మేము డిజైన్ దశలో లక్ష్యాలను నిర్దేశించాము మరియు వాస్తవ సాధనను లెక్కించాము సాధించిన స్థాయి లక్ష్య స్థాయి కంటే తక్కువగా ఉంటే మేము అభివృద్ధిని ప్లాన్ చేయాలి సాధించిన స్థాయి లక్ష్య స్థాయి కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు మాకు ఎంపిక ఉంటుంది మేము లక్ష్యం యొక్క పైకి పునర్విమర్శ చేయవచ్చు అధిక లక్ష్యం లేదా మేము అదే లక్ష్య స్థాయిని నిలుపుకోవచ్చు మరియు తదుపరిసారి కూడా ఈ సాధనను పునరావృతం చేయగలమా అని చూడవచ్చు మేము లక్ష్య స్థాయిలను సాధించినట్లయితే అవసరమైతే మెరుగుదల లేదా లక్ష్యం యొక్క పునర్విమర్శకు సంబంధించి మనం ఏమి చేస్తున్నామో పరిశీలించాలి ఇది చాలా ముఖ్యమైన చర్య కోర్సు ఫలితాలను సాధించడం ద్వారా PO లు మరియు PSO లు సాధించబడతాయి కాబట్టి CO ల సాధనను లెక్కించిన తరువాత PO లు మరియు PSO ల సాధనను మనం లెక్కించాలి అప్పుడు సారాంశ పరిశీలనలు పీర్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే మెరుగుదల కోసం సూచనలు ఇవన్నీ కూడా సేకరించబడతాయి మేము నిష్క్రమణ సర్వే వివరాలను కూడా చూశాము ఎందుకంటే విస్తృతంగా నిష్క్రమణ సర్వే స్వభావం అలాగే ఉంది కానీ అవి కోర్సులు కాదా లేదా అవి ప్రయోగశాల కోర్సులు లేదా ఒక కోర్సు యొక్క ప్రయోగశాల భాగాలు లేదా ఎలిక్టివ్ కోర్సులు లేదా మినీ ప్రాజెక్టులు లేదా ప్రధాన ప్రాజెక్టులు అనే దానిపై ఆధారపడి ఉంటాయి వివరాలు మారవచ్చు కాబట్టి మేము సాధారణంగా కోర్సుల కోసం నిష్క్రమణ సర్వేలను చూశాము అంటే ప్రధానంగా కోర్ కోర్సులు అప్పుడు ప్రయోగశాలలు రెండూ కోర్ కోర్సులు మరియు స్వతంత్ర ప్రయోగశాల కోర్సులు అప్పుడు ఎలిక్టివ్ కోర్సులు చిన్న మరియు ప్రధాన ప్రాజెక్టులను రెండింటినీ ప్రాజెక్ట్ చేస్తుంది ఈ కార్యకలాపాల కోసం నిష్క్రమణ సర్వేలను ఎలా రూపొందించాలి చివరి దశ ఫీడ్బ్యాక్లు మరియు సంగ్రహణను ప్రాసెస్ చేయడం మరియు చివరకు తదుపరిసారి కోర్సును అందించే మార్గాలపై తనకు తానుగా గమనికలు తయారుచేసుకోవడం మేము వీటిని గమనించాము కానీ ఇది కూడా మళ్ళీ ఒక నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా వెళ్ళాలి ఈ దశలో మేము సృష్టించిన పత్రాలు కూడా ఈ కార్యకలాపాలలో దేనినైనా పునః పరిశీలించాల్సిన అవసరం ఉందో లేదో చూడటానికి మళ్ళీ చూడాలి ఉదాహరణకు నిష్క్రమణ సర్వేల రూపకల్పన లేదా పరోక్ష సాధన విలువలను లెక్కించే విధానం ఈ కార్యకలాపాలన్నీ పునః సమీక్షించాల్సిన అవసరం ఉంది మరియు అది మూల్యాంకన దశ యొక్క ప్రక్రియను పూర్తి చేస్తుంది సారాంశంలో మేము ADDIE మరియు కోర్సు రూపకల్పనను పరిశీలిస్తే ADDIE యొక్క ఉప ప్రక్రియలు చేతిలో ఉన్న బోధనా పరిస్థితులకు సర్దుబాటు చేయబడతాయి ADDIE చాలా సరళమైనది మరియు మాడ్యూల్ 2 ఉప ప్రక్రియల సమితిని అందించింది కానీ ఈ ప్రక్రియలకు అంతిమత చాలా పెద్ద సంఖ్యలో కార్యకలాపాలు చేయాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది ప్రారంభ రూపకల్పన తరువాత ఉపాధ్యాయుడు కోర్సు రూపకల్పన యొక్క మొత్తం ప్రక్రియను చాలా ఆహ్లాదకరంగా ఫలవంతమైనదిగా కనుగొంటాడు మరియు ఇది మరింత సంతృప్తికరంగా ఉన్న బోధనకు దారి తీస్తుంది మరియు ఇది మంచి విద్యార్థుల అభ్యాసానికి దారి తీస్తుంది కాబట్టి ప్రారంభ రూపకల్పన తరువాత ఉపాధ్యాయుడు కోర్సు యొక్క మొత్తం ప్రక్రియను ఆహ్లాదకరమైన కార్యాచరణగా కనుగొంటాడు ఒక క్రమమైన కోర్సు రూపకల్పన అభ్యాస నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు NBA ఫలితాలను బాగా సాధించడానికి దారితీస్తుంది కోర్సు స్థాయిలో రెండూ కోర్సు ఫలితాన్ని బాగా సాధించడం మరియు తద్వారా ప్రోగ్రామ్ ఫలితాలను మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను బాగా సాధించడం అందువల్ల ఇది మెరుగైన అభ్యాసానికి మరియు NBA ఫలితాలను బాగా సాధించడానికి దారితీస్తుంది మరియు అటువంటి క్రమబద్ధమైన ప్రక్రియను అనుసరించడం చాలా సహాయపడుతుంది మాడ్యూల్ 3 బోధనకు సంబంధించినది మేము బోధన యొక్క అంశాలను పరిశీలిస్తాము బోధన అంటే ఏమిటి బోధనా భాగాలు ఏమిటి అటువంటి బోధనా విధానాలకు సైద్ధాంతిక స్థావరాలు ఏమిటి విభిన్న బోధనా విధానాలు ఆ మాడ్యూల్లో చాలా విస్తృతంగా మేము బోధనతో సంబంధం కలిగి ఉంటాము ధన్యవాదాలు మరియు మేము మాడ్యూల్ 2 చివరికి వచ్చాము